అందరికీ స్వాగతం ఇప్పుడు మనము డేటాబేస్ ట్రాన్సాక్షన్లను గురించి కొనసాగిద్దాం చివరి తరగతి లో మనము డేటాబేస్ ట్రాన్సాక్షన్ అంటే ఏమిటి వాటి లక్షణాలు ఏమిటి మరియు వాటిని ఎందుకోసం ఉపయోగిస్తాము అనే దాని గురించి మనము ఒక పరిచయాన్ని చూశాము ఈరోజు మనము డేటాబేస్ ట్రాన్సాక్షన్ లోని ఒక విషయాన్ని గురించి మరింత వివరంగా తెలుసు కుందాము అవి రికవరీ సిస్టమ్స్ ఈరోజు మనము రికవరీ సిస్టమ్లగురించి తెలుసుకుందాము ముఖ్యంగా ఒకవేళ ట్రాన్సాక్షన్ విఫలమైతే లేదా ఏదైనా ఒక మిస్ జరిగినట్లయితే డేటాబేస్ ఎలా రికవర్ అవుతుంది కాబట్టి ఒక రికవరీ నిర్వహణ వ్యవస్థలో ముఖ్యంగా అది భద్రపరచడానికి ప్రయత్నించే రెండు లక్షణాలు అటామిసిటీ మరియు డ్యూరబులిటీ కాబట్టి రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్ లక్ష్యంగా పెట్టుకున్న రెండు ముఖ్యమైన విషయాలు ఇవి ఇప్పుడు మనము అటామిసిటీ మరియు డ్యూరబులిటటీ గురించి తెలుసుకుందాము కానీ అక్కడ మనం ఊహించుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది దీనిని ఫెయిల్ స్టాప్ అజంప్షన్ అంటారు ఈ విషయాన్ని రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్లు చేస్తాయి దీనిని ఫెయిల్ స్టాప్ అజంప్షన్ అని పిలుస్తారు ఎందుకంటే ఇందులో మనం ఊహించుకునే విషయం ఏమిటంటే డేటా ఏదైతే నాన్ వాలటైల్ లో భద్రపరిచి ఉంటుందో అది ఎన్నటికీ కోల్పోదు కనుక నాన్ వాలటైల్ స్టోరేజ్ అంటే ఏమిటి మ్యాగ్నెటిక్ డిస్కులు మొదలైనవి వాటిలో డేటా ఎప్పటికీ కోల్పోదు ఇప్పుడు డేటా ఎలా ఉండవచ్చని డేటా ఎన్నటికీ కోల్పోదని ఎందుకంటే అయస్కాంత డిస్క్ పాడైపోవచ్చు విరిగిపోవచ్చు హాని జరగవచ్చు పోగొట్టుకోవచ్చు మొదలైనవి ఏమి జరుగుతాయని ఎవరైనా వాదించవచ్చు రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్ల యొక్క ఊహ ఏమిటంటేనాన్ వాలటైల్ స్టోరేజ్ లో తగినంత సంఖ్యలో బ్యాకప్లు ఉంటాయి డేటా నాన్ వాలటైల్ స్టోరేజ్ లో ఉంటుంది అవసరమైనప్పుడు దాన్ని ఎల్లప్పుడూ తిరిగి పొందవచ్చు కాబట్టి అది ఫెయిల్ స్టాప్ అజంప్షన్ ఏవైనా సమస్యలు సిస్టమ్ క్రాష్ విద్యుత్ వైఫల్యం మొదలైన వాటి కారణంగా నాన్ వాలటైల్ నిల్వపై డేటా కోల్పోదు అక్కడ ఏమీ కోల్పోము రికవరీ నిర్వహణ వ్యవస్థలు రెండు ప్రధాన భాగాలు కలిగి ఉన్నాయి మొదటిది ట్రాన్సాక్షన్ సాధారణంగా జరుగుతున్నప్పుడు సాధారణ సమయంలో తీసుకున్న చర్య ఆ సమయంలో మరియు వైఫల్యం తర్వాత తీసుకున్న చర్య ఇప్పుడు రికవరీ సిస్టమ్స్ లో రెండవ భాగం ఎందుకు ముఖ్యమైనది అని గమనించండి కాబట్టి ఆ పదం రికవరీ అంటే ఏదో తప్పు జరిగింది కాబట్టి మీరు ఆ తప్పు నుండి రికవరీ చెయ్యవలసిన అవసరం ఉంది అందుకే వైఫల్యం ఊహించబడి మరియు దాని నుండి రికవరీ చెయ్యవలెను ఒకవేళ వైఫల్యం లేకపోతే అప్పుడు ఏమీ చేయనవసరం లేదు ప్రతి ట్రాన్సాక్షన్ విజయవంతంగా జరుగుతున్నప్పుడు మరియు తరువాత రికవరీ నిర్వహణ వ్యవస్థ అస్సలు ఉపయోగించాల్సిన అవసరం లేదు కానీ అధ్యయనం చేయవలసిన విషయం ఏమిటంటే వైఫల్యం జరిగినప్పుడు ఇవి రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో రెండు ముఖ్యమైన దశలు వీటిని రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క రెండు దశలుగా పరిగణించవచ్చు మరియు ఈ రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని అధ్యయనం చేసినప్పుడు మనం చేసే మరొక ఊహ ఏమిటంటే ట్రాన్సాక్షన్ లు క్రమంగా జరుగుతాయనీ అంటే అక్కడ కాన్కరెంట్ ట్రాన్సాక్షన్ లు లేవు మళ్ళీ ఇది ఎలా సాధ్యమవుతుందనేది కొంచెం ఆలోచన అనిపించవచ్చు కానీ రికవరీ సిస్టమ్ల యొక్క ఖచ్చితత్వం లేదా అల్గోరిథమిక్ వీక్షణల గురించి తెలుసుకోవడం ట్రాన్సాక్షన్ లు ఎలా కాన్కరెంట్ గా జరుగుతాయని వాటిపై ఆధారపడి ఉండవు అనేవి మొదలైనవి కాబట్టి సరళత కోసం ట్రాన్సాక్షన్ లు క్రమంగా జరుగుతాయని మనము ఊహిస్తాము కాబట్టి ఈ రెండూ రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క అంచనాలు మరియు ఇది ముఖ్యంగా రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకే ట్రాన్సాక్షన్ గురించి మరియు అది విఫలమైనప్పుడు ఏమి జరుగుతుందో తెలపడానికి ప్రయత్నిస్తుంది మనము ఈ లాగ్ ఆధారిత రికవరీని ముందుగా చేస్తాము లాగ్లు లేదా రికార్డులు వ్రాయబడ్డాయి మరియు మనము చివరిసారి చూసినట్లుగా లాగ్ కోసం ట్రాన్సాక్షన్ కోసం ఐదు రకాల ఎంట్రీలు చేయబడతాయి మరియు లాగ్ స్థిరమైన నిల్వపై నిర్వహించబడుతుంది ఈ స్థిరమైన నిల్వ అంటే ఏమిటి ఇది ముఖ్యంగా సెకండరీ స్టోరేజ్ లేదా హార్డ్ డ్రైవ్ మొదలైనవి మరియు మరలా స్థిరమైన నిల్వ ఆలోచన ఏమిటంటే లాగ్ అనేది ఎప్పటికీ కోల్పోదు కాబట్టి స్థిరమైన నిల్వ అంటే ఆ స్థిరమైన నిల్వలోకి ఏదైనా నిల్వ చేసిన తర్వాత లాగ్ స్థిరంగా ఉండటం వలన అంటే అది ఎప్పటికీ కోల్పోలేదు కాబట్టి కోల్పోయిన వాటిని ఎల్లప్పుడూ తిరిగి పొందవచ్చు కాబట్టి అది ఫెయిల్ స్టాప్ అజంప్షన్ ఆలోచన ఆపై మనము చివరిసారి చూపిన విధంగా లాగ్ రికార్డులు ఉన్నాయి ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ ప్రారంభమైనప్పుడల్లా ఒక ప్రారంభం T ఉంటుంది ఇది చదవడానికి లేదా వ్రాయడానికి ముందు చేసిన లాగ్ రికార్డ్ ఎంట్రీలు లాగ్లో సంబంధిత ఎంట్రీలు చేయబడతాయి చదవడం లేదా రాయడం చదవడం లేదా రాయడం పూర్తయ్యే ముందు లాగ్ అప్డేట్ అవడం అనేది చాలా ముఖ్యం కాబట్టి డేటా ఐటెంపై వాస్తవంగా చదవడం లేదా వ్రాయడానికి ముందు లాగ్ వ్రాయబడుతుంది సమయం 0451 చూడండి ఇది ముందు చాలా ముఖ్యం మరియు ట్రాన్సాక్షన్ కి పాల్పడితే విజయవంతంగా అప్పుడు ఒక కమిట్ T ఉంటుంది లేకుంటే ఒక abort T ఉంటుంది కాబట్టి ఈ అయిదు ఆపరేషన్లు చేయబడ్డాయి ఇప్పుడు ఈ లాగ్ ఆధారిత ఆధారంగా రెండు రకాల విధానాలు ఉన్నాయి రికవరీ అవ్వడానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది వాయిదా వేసిన డేటాబేస్ సవరణ అని పిలువబడుతుంది కాబట్టి దీనిని వాయిదా వేసిన డేటాబేస్ సవరణ అంటారు ఇది లాగ్ల ఆధారంగా రికవరీ నిర్వహణ వ్యవస్థ వాయిదా వేసిన డేటాబేస్ సవరణ అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే పాక్షిక కమిట్ తర్వాత అన్ని వ్రాతలు వాయిదా వేయబడతాయి నేను చెప్పేది ఏమిటంటే అన్ని వ్రాతలు పాక్షిక కమిట్లు వచ్చే వరకు వాయిదా వేయబడతాయి వాస్తవానికి డేటాబేస్లో వ్రాయబడలేదు కాబట్టి ట్రాన్సాక్షన్ ఈ విధంగా ఉంటుంది ఏ వ్రాతలును పూర్తి చేయాలి కానీ ఇవి వాస్తవానికి డేటాబేస్కు వ్రాయబడవు మరియు ట్రాన్సాక్షన్ పాక్షికంగా చేసినప్పుడు మాత్రమే ఈ వ్రాత లు జరుగుతాయి ఇప్పుడు పాక్షిక కమిట్ అంటే ఏమిటో మీరు గుర్తు తెచ్చుకోవచ్చు ట్రాన్సాక్షన్ కి సంబంధించిన అన్ని ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసినప్పుడు ట్రాన్సాక్షన్ కి పాక్షిక కమిట్ జరుగుతుంది ఇప్పుడు ఏమి జరుగుతుందో అనుకుందాం రెండు కేసులు జరగవచ్చు అంటే అన్ని విషయాలు విజయవంతమయ్యాయిట్రాన్సాక్షన్ లో ప్రతిదీ విజయవంతమవుతోంది అప్పుడు ఈ వ్రాతలు ఒకదాని తర్వాత ఒకటి జరగవచ్చు ముందుగా సమయం చూడండి 0631 అన్ని విషయాలన్నీ జరగవచ్చు లేదా కొంత సమస్య ఉండొచ్చు వైఫల్యం ఉంది ఇప్పుడు ఒక వేళ వైఫల్యం ఉంటేఅప్పుడు ఈ పాక్షిక కమిట్ దశ అస్సలు చేరుకోలేదు కానీ వైఫల్యం ఉంటే ఇప్పుడు మీరు డేటాబేస్ స్థితిని చూస్తారు ఎందుకంటే అది పాక్షిక కమిట్ని చేరుకోలేదు వ్రాతలు ఏవీ నిజానికి డేటాబేస్కు వెళ్లలేదు కాబట్టిడేటాబేస్ ట్రాన్సాక్షన్ ప్రారంభానికి ముందుఏ విధముగా ఉన్నదో ఇప్పుడు డేటాబేస్ అలానే ఉంది డేటాబేస్లో ఏమీ మార్చబడలేదు వాస్తవానికి ఏమీ చేయనవసరం లేదు ఎందుకంటే ట్రాన్సాక్షన్ డేటాబేస్ ఒక్కటి కూడా నిలిపివేయదు కాబట్టి అన్ని వ్రాతలు కొంత తాత్కాలిక నిల్వలో ఉంటాయి ప్రధాన మెమరీలో లేదా మరెక్కడైనా ఉండవచ్చు డేటాబేస్లో ఏమీ అప్డేట్ చేయబడలేదు ఎందుకంటే ట్రాన్సాక్షన్ పాక్షిక కమిట్కి చేరుకోలేదు ఎందుకంటే అక్కడ కొన్ని వైఫల్యాలు ఉండవచ్చు కాబట్టి ఏమీ చేయవలసిన అవసరం లేదు ముఖ్యంగా చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వ్రాత రికార్డుకు పాత విలువ అవసరం లేదు వ్రాయడానికి పాత విలువ అవసరం లేదు అలా ఎందుకు ఎందుకంటే దాన్ని ఎప్పటికీ రద్దు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొత్త విలువలు మాత్రమే రికార్డ్ చేయబడాలి ఎందుకంటే ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ వ్రాత ఉంటుందో ఎప్పుడైతే పాక్షికంగా కట్టుబడి ఉంటుందో అంటే మీకు అవసరమైన అన్ని ఆపరేషన్లలో అన్ని ట్రాన్సాక్షన్లు విజయవంతమయ్యాయి లేకపోతే పాత విలువకు తిరిగి వెళ్లవలసిన అవసరం లేదు ఎందుకంటే డేటాబేస్ ఇప్పటికే పాత విలువను కలిగి ఉంది కాబట్టి ఇది అవసరం లేదు కాబట్టి ఎంట్రీలు ఈ వాయిదా వేసిన డేటాబేస్ సవరణ కోసం వ్రాత ఎంట్రీలు వీటిలో ఒకటి ఇది కేవలం ట్రాన్సాక్షన్ ని వ్రాయడం ఇది డేటా ఐటెమ్ మరియు కొత్త విలువ అంటే ఏమిటో చెబుతుంది కాబట్టి పాత విలువ అవసరం లేదు ఇప్పుడు ఏమి జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ పాక్షికంగా చేసిన తర్వాత అక్కడ కమిట్ T ఎంట్రీ లాగ్కు వ్రాయబడుతుంది కాబట్టి కమిట్ T లాగ్కు వ్రాయబడింది మరియు ఈ లాగ్ స్థిరమైన స్టోరేజీకు నిల్వ చేయబడుతుంది తర్వాత ఈ లాగ్ స్థిరమైన నిల్వకు ఫ్లష్ చేయబడుతుంది లాగ్లోని ప్రతి రికార్డ్ స్థిరమైన స్టోరేజీకి నిల్వ చేయబడుతుంది మరియు తర్వాత అక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఇప్పుడు మళ్లీ ఏమి జరగవచ్చు అక్కడ రెండు కేసులు ఉన్నాయి ఒక విషయం ఏమిటంటే కమిట్ T వ్రాయబడిన తర్వాత దాని అర్థం ఏమిటంటే ట్రాన్సాక్షన్ సరిగ్గా ముగుస్తుంది అని దాని అర్థం ఇప్పుడు ఏమి జరుగుతున్నది అనిఒకవేళ ట్రాన్సాక్షన్ సరిగ్గా ముగించి నట్లయితే ట్రాన్సాక్షన్ లో ఉన్న అన్ని వ్రాతల ప్రభావంతో డేటాబేస్ ఉండాలి మరియు ఇప్పుడు లాగ్ నుండి ఒక వ్యక్తి అన్ని ప్రభావాలను ఎలా పొందుతాడు కాబట్టి డేటాబేస్ వాస్తవానికి లాగ్ నుండి అన్ని కొత్త వ్రాత విలువలను సేకరిస్తుంది మరియు కేవలం వ్రాస్తూనే ఉంటుంది ఇది వ్రాయడం అక్కడ మొదటి వ్రాత ఆపరేషన్ ఆపై రెండవది అక్కడ వ్రాయడం మరియు మొదలైనవి అది చేస్తూనే ఉంటుంది మరియు మరలా ఈ వ్రాతలన్నీ విజయవంతమైతే అప్పుడు అది ఏమీ చేయవలసిన అవసరం లేదు డేటాబేస్లు ప్రతి వ్రాతను పూర్తి చేశాయని నిర్ధారించుకోవాలి లేకపోతే ఏమి జరగవచ్చు అంటే వ్రాస్తూ వున్నప్పుడు అక్కడఒక సమస్య ఉండొచ్చు ఎందుకంటే అక్కడ ఒక సిస్టమ్ క్రాష్ఒక సమస్య ఉండి ఉండవచ్చు ఇప్పుడు తర్వాత ఏమి చేయాలి నిజంగా ఏమీ లేదు ఎందుకంటే తదుపరిసారి సిస్టమ్ వచ్చినప్పుడు సిస్టమ్ ఈ లాగ్ని తనిఖీ చేస్తుంది మరియు ఈ రైట్లను మళ్లీ ప్రయత్నిస్తుంది ఇది ఈ లాగ్ని ప్రయత్నిస్తూనే ఉంటుంది మరియు ఎప్పటి వరకు అంటే ఇది తప్పనిసరిగా విజయవంతమయ్యే వరకు ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండు విషయాలు అన్నింటిలో మొదటిదిపాక్షిక కమిట్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఇది కమిట్ T లాగ్కు వ్రాయబడుతుంది ఇప్పుడు abort T ఎంట్రీ మళ్లీ అవసరం లేదు వాయిదా వేసిన డేటాబేస్ సవరణలో పాత విలువ అవసరం లేనట్లే ట్రాన్సాక్షన్ T కొరకు అబార్ట్ ఎంట్రీ కూడా అవసరం లేదు అబార్ట్ అవసరం లేదు ఎందుకంటే అబార్ట్ ఎప్పుడు జరుగుతుంది ట్రాన్సాక్షన్ విఫలమైనప్పుడు కొంత వైఫల్యం ఏర్పడుతుంది ఇప్పుడు ట్రాన్సాక్షన్ విఫలమైనప్పుడు అది మరేదైనా చేయడం ఆపివేస్తుంది అది కేవలం పునఃప్రారంభమవుతుంది అది అంతే అది ఎందుకు సరైనది ఎందుకంటే లావాదేవీ ఇంకా డేటాబేస్గా ఏమీ మారలేదు మరియు ట్రాన్సాక్షన్ వాస్తవానికి కమిట్ T నమోదు చేసిన తర్వాత మాత్రమే డేటాబేస్కు ఏదైనా మార్చడం ప్రారంభిస్తుంది ఇప్పుడు దీని అర్థం ఏమిటంటే ట్రాన్సాక్షన్ లోని ప్రతిదీ విజయవంతంగా జరిగింది కాబట్టిట్రాన్సాక్షన్ ని రద్దు చేయవలసిన అవసరం లేదు మరియు అందువల్ల అబార్ట్ T ఎంట్రీ ఈ పాయింట్ అబార్ట్ T ఎంట్రీ ఎన్నటికీ ఉపయోగించబడదు ఎందుకంటే అది ఎప్పుడూ వ్రాయబడలేదు ఇప్పుడుఎప్పుడైనా సిస్టమ్ క్రాష్ జరిగిందని అనుకుందాం కాబట్టి ఒకవేళ ప్రతిదీ విజయవంతంగా కొనసాగితే బాగానే ఉంటుంది సిస్టమ్ క్రాష్ జరిగిందని అనుకుంటే డేటాబేస్ ఏమి చేస్తుంది తర్వాత రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క డేటాబేస్ అది లాగ్ని చదివి మరియు అన్ని లాగ్ రికార్డ్లను కనుగొని కమిట్ ఎంట్రీ కమిట్ T ఎంట్రీ ఉన్న అన్ని ట్రాన్సాక్షన్ లను కనుగొంటుంది ఇప్పుడు ఈ కమిట్ T ఎంట్రీ ఒకవేళ ఇది కనుగొనబడకపోతే కనుక రెండు కేసులు ఉన్నాయి ఒకవేళ ఇది కనుగొనబడకపోతే అంటే ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన వ్రాతలు ఏవీ ప్రారంభం కాలేదు కాబట్టి ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు కానీ అది కనుగొనబడితేఒకవేళ ట్రాన్సాక్షన్ అది కమిటెడ్ చెప్పినట్లయితే ప్రతిదీ విజయవంతం కావాలి అప్పుడు ట్రాన్సాక్షన్ కి సంబంధించిన అన్ని వ్రాతలను పూర్తి చేయాలి వీటిని వర్తింపజేయాలి మరియు వీటిని మళ్లీ మళ్లీ వర్తింపజేయాలి కాబట్టి దీనిని రీడు ఆపరేషన్ అంటారు కాబట్టి ఆ వ్రాతలను డేటాబేస్లో చేయడం అవసరం ఇప్పుడు ఈ ప్రశ్న ఏమిటంటే ఈ ట్రాన్సాక్షన్ లో భాగంగా రెండు వ్రాత ఎంట్రీలు ఉన్నాయి write T x 14 మరియు అప్పుడు write T y 12 ఉంది సమస్య ఏమిటంటే ట్రాన్సాక్షన్ వ్రాయబడింది కమిట్ T మరియు సిస్టమ్ క్రాష్ ఉంది ఇప్పుడు సిస్టమ్ క్రాష్ ఈ దశలో లేదా ఈ దశలో లేదా ఈ దశలో జరగవచ్చు మళ్లీ మనం ఈ వ్రాత ఎంట్రీలు ఆటోమేటిక్ అని అనుకుంటాము అయితే ఈ పూర్తి వ్రాత జరిగిందా లేదా అని ఇప్పుడు ఈ కేసులన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకుందాం ఈ దశలో సిస్టమ్ క్రాష్ జరిగింది అనుకుందాం ఇప్పుడు మనము ఈ రిడో ఆపరేషన్ చేస్తున్నాము లేదా మనం చేస్తున్నది ఏదైనా మనము ఇప్పుడు ఈ రెండు విషయాలను కలిపి వ్రాస్తున్నాము కనుక అది సరైనది ఇప్పుడు రెండవ కేసులో ఈ దశలో ఈ విధముగా జరిగింది అంటే దాని అర్థం మొదటిది వ్రాయడం పూర్తయింది మరియు రెండవది వ్రాయబడలేదు ఇప్పుడు ట్రాన్సాక్షన్ లేదా లాగ్ లేదా డేటాబేస్ లేదా ఏదైనా సిస్టమ్ ద్వారా అది జరిగిందో లేదో తెలుసుకోవడానికి మార్గం లేదు x విజయవంతంగా వ్రాయబడిందో లేదో అని కాబట్టి అది విజయవంతంగా వ్రాయబడిందా లేదా అన్నది పట్టించుకోదు అది ఇంకా ముందుకు సాగుతుంది మరియు దానికి x యొక్క కొత్త విలువను వ్రాస్తుంది ఇప్పుడు జరిగేది ఏమిటంటే x యొక్క పాత విలువ కావచ్చు లేదా దానికి కొత్త విలువ 14 ఉండవచ్చు ఇప్పుడు అది అంత పట్టింపు లేదు ఎందుకంటే కొత్త విలువ 14 మళ్లీ x కి వ్రాయబడుతుంది ఇది మరోసారి చేయబడుతోంది ఇది ఆ ఆపరేషన్ని మళ్లీ మళ్లీ చేయడంలో బహుశా సమర్థవంతంగా ఉండదు కానీ అది సరైనది కాబట్టి అది చాలా ముఖ్యమైనది ఇది సరైనది మరియు తరువాత T వ్రాయబడింది మరియు చివరగా మూడవ కేసులో రెండూ కూడా వ్రాయబడ్డాయి కానీ డేటాబేస్కు ఇది తెలియదు దీనిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది మళ్లీ మళ్లీ వ్రాయబడింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే వీటన్నిటి కోసం ఈ రీడో ఆపరేషన్ అనేకసార్లు చేయవచ్చుఒకవేళ x వ్రాసినప్పటికీ అది మళ్లీ మళ్లీ వ్రాయవచ్చు కాబట్టి ఈ రీడో తప్పక అనుసరించాలి దీనిని ఇదేంపోటెంట్అని పిలవబడుతుంది ఇది ఒక ముఖ్యమైన పదం ఇదేంపోటెంట్ అంటే ఈ క్రిందివిధముగా ఉంటుంది బహుళ ఆపరేషన్లు ఒకే ఆపరేషన్ వలె అదే ప్రభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి రీడో చేయడం మరియు ఒక వ్రాత ఆపరేషన్ను అనేకసార్లుచేయడం ఒకే ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే 14 యొక్క విలువ x కి వ్రాయబడితే ఉదాహరణ కి బహుళ సార్లు అది x కి 14 నువ్రాసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు అది పట్టింపు లేదు కాబట్టి రీడు అనేది ఇదేంపోటెంట్ ఎందుకంటే 14 విలువ మళ్లీ మళ్లీ వ్రాయడం జరుగుతుంది దీనిని రీడో అంటారు ఇప్పుడు ఈ రీడో అవసరం కానీ అన్డు అవసరం లేదు కాబట్టి ఈ వాయిదా వేసిన డేటాబేస్ సవరణ స్కీమ్ ను కొన్నిసార్లు నో అన్డు రీడో ఆపరేషన్ అంటారు దీనిని నో అన్డు రీడో రికవరీ స్కీమ్ అంటారు కాబట్టి వాయిదాపడిన డేటాబేస్ విషయాల కోసం ఇది మలుపు ఇది నో అన్డు ఎందుకంటే అన్డు అవసరం లేదు కానీ రీడో చేయడం అవసరం కాబట్టి దీనిని నో అన్డురీడో రికవరీ స్కీమ్ అంటారు లాగ్ లో కనిపించే క్రమంలో రీడో తప్పనిసరిగా చేయాలి లేకపోతే తప్పు విషయాలు ఉండవచ్చు మరియు అది చేయడానికి చాలా చిన్న ఉదాహరణ ఏమిటంటే ఇతర ట్రాన్సాక్షన్ ల ద్వారా మరొక వ్రాత ఉందని అనుకుందాం write T x 16 ఇప్పుడు తుది విలువ తప్పనిసరిగా గుర్తించబడాలి ఎందుకంటే x అనేది కామన్ గా ఉంది కాబట్టి ఇది తప్పనిసరిగా ఈ పద్ధతిలో చేయాలి 16 విలువ అనేది తుది విలువగా ఉండాలి అంటే లాగ్లో కనిపించే విధంగా ఆపరేషన్లో రీడో చేయాలి తదుపరి స్కీమ్ కి వెళ్లే ముందు ఒక ఉదాహరణ చూద్దాం ఈ విషయాలకు సంబంధించిన పూర్తి ఉదాహరణ ఇక్కడ ఉంది ఒక ప్రారంభం T0 ఉంది అది మొదటి ఆపరేషన్ అప్పుడు T0 యొక్క వ్రాత కొన్ని డేటా ఐటెమ్ A కి విలువను వ్రాస్తుంది ఇది 9 అప్పుడు ఒక కమిట్ T0 ఉంటుంది అప్పుడు T0 కమిట్ అవుతుంది తరువాత T1 మొదలవుతుంది స్టార్ట్ T1 మేము ఇది సీరియల్ అని అనుకుంటున్నాము అప్పుడు T1 అదే A కి 7 విలువ తో వ్రాయబడుతుంది మరియు తరువాత ఒక కమిట్ ఉంది కమిట్ T1 అనుసరించడానికి ఉద్దేశించినది ఇదే మొదటిది అనుకుందాం ఇప్పుడు write T0 A 9 స్టేట్మెంట్ తర్వాత క్రాష్ ఉందని అనుకుందాం కాబట్టి ఈ సమయంలో క్రాష్ ఉంది ఇప్పుడు ఈ క్రింది విషయాలు జరుగుతాయి లాగ్ శోధించినప్పుడు మరియు కమిట్ట్ స్టేట్మెంట్ లో ట్రాన్సాక్షన్ కనుగొనబడలేదు కాబట్టి ఏమీ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే కమిట్ట్ ఏమీ లేదు కాబట్టి డేటాబేస్కు సంబంధించిన ట్రాన్సాక్షన్ లో ఏమీ వ్రాయబడ లేదు మరియు ఏమీ మార్చాల్సిన అవసరం లేదు తదుపరి విషయం ఏమిటంటే write T1 A 7 స్టేట్మెంట్ తర్వాత క్రాష్ జరిగిందని అనుకుందాం ఏమి చేయాలి అంటే మళ్లీ లాగ్ ను వెతకవలెను మరియు ఇక్కడకమిట్ T0 కనుగొనబడింది కాబట్టి T0 యొక్క ఆపరేషన్లను మళ్లీ0 చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి T0 తిరిగి చేయబడుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ write T0 A 9 ఆపరేషన్ తిరిగి చేయబడుతోంది కానీ T1 లో ఏమీ చేయనవసరం లేదు ఎందుకంటే T1 కమిట్ చేయలేదు దీని అర్థం A యొక్క విలువ 7 ఉండకూడదు మరియు అది 7 కాదు ఎందుకంటే అది కమిట్ చెయ్యలేదు కాబట్టి A యొక్క కొత్త విలువ 7 గా జరగలేదు చివరకు కమిట్ T1 తరువాత క్రాష్ అవ్వడం జరుగుతుంది ఈ మొత్తం మళ్లీ శోధించి మరియు రెండూ కమిట్ T0 మరియు కమిట్ T1 కనుగొనబడ్డాయి కాబట్టి T0 మరియు T1 రెండూ పునరావృతం చేయబడ్డాయి మరియు చాలా ముఖ్యమైనది మొదటగా T0 మరియు తరువాత T1 లాగ్ రికార్డుల క్రమంలో ఉంటాయి కాబట్టి మొదటగా T0 రీడు చేయాలి తరువాత T1 చేయాలి ఈ వాయిదా వేసిన డేటాబేస్ స్కీమ్ కి ఇది ఒక ఉదాహరణ